ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 29 కు స్వాగతం మనము UML డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము మరియు మనము ఇప్పటికే అవసరాల దశకు కీలకం అయినటువంటి యూజ్ కేస్ డయాగ్రమ్ ను ప్రవేశపెట్టాము మరియు UML డయాగ్రమ్ సెట్లో ఎక్కువగా ఉపయోగించే క్లాస్ డయాగ్రమ్ ను ప్రవేశపెట్టాము ప్రస్తుత మాడ్యూల్లో బిహేవియరల్ డయాగ్రమ్ లలో ఒకటి అయిన సీక్వెన్స్ డయాగ్రమ్ గురించి మాట్లాడుతాము ప్రత్యేకంగా ఇంటరాక్షన్ డయాగ్రమ్ గా వర్గీకరించబడుతుంది ఈ చర్చ ప్రస్తుత మాడ్యూల్తో పాటు తదుపరి మాడ్యూల్ను విస్తరిస్తుంది కాబట్టి సీక్వెన్స్ డయాగ్రమ్ ను పరిచయం చేస్తున్నప్పుడు మనము లైఫ్లైన్ మరియు సందేశాల గురించి మాట్లాడుతాము మరియు ఆ సందర్భంలో ఉదాహరణలను చర్చిస్తాము తదుపరి మాడ్యూల్లో మనము పరస్పర శకలాలు మరియు మరిన్ని ఉదాహరణలు గురించి మాట్లాడుతాము సీక్వెన్స్ డయాగ్రమ్ అంటే ఏమిటో ప్రారంభించడానికి ముందు నేను మీకు ప్రాథమిక కంప్యూటింగ్ మాడ్యూల్ గురించి గుర్తు చేయాలనుకుంటున్నాను మనము దాని నిర్మాణాత్మక అంశం గురించి మాట్లాడుతున్నాము కానీ ఇప్పుడు దాని ప్రవర్తన లేదా అమలు అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాము కాబట్టి దయచేసి మనకు అనేక ఆబ్జెక్ట్ లు ఉన్నాయని ఆబ్జెక్ట్ లు వ్యవస్థలో ఉన్నాయని గుర్తు చేసుకోండి ఒకానొక సమయంలో లో ఇవి వేర్వేరు ఆబ్జెక్ట్ లు అని మనము ఆలోచించవచ్చు కాబట్టి ఆ సమయంలో ఆబ్జెక్ట్ లు ఉనికిలో ఉన్నాయి ఆపై ఒక ఆబ్జెక్ట్ మరొక ఆబ్జెక్ట్ లు కు కొంత సందేశాన్ని పంపవచ్చు ఆబ్జెక్ట్ నుండి సందేశాన్ని అందుకోవచ్చు మరియు మీకు సందేశం వచ్చినప్పుడు మీరు కొన్ని గణనలను చేస్తారు అది ఒక గణనతో సంబంధం కలిగి ఉంటుంది ప్రత్యేక ఆపరేషన్ ఇది సందేశం ద్వారా అభ్యర్థించబడింది మీరు గుర్తుచేసుకుంటే ఇది ఒక క్లయింట్ సర్వర్ మోడల్ కాబట్టి సీక్వెన్స్ డయాగ్రమ్ అనేది మొదటి స్థాయి ఇక్కడ మనము ఆబ్జెక్ట్ అందించిన సేవల యొక్క ప్రవర్తనను మరియు సందేశాలు నిర్దిష్ట సేవ కోసం ఎలా అభ్యర్థిస్తాయి మరియు ఆ సేవ ఎలా స్పందిస్తుంది అన్న విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనము రూపకల్పన చేస్తున్న సిస్టమ్ యొక్క వాస్తవ క్లయింట్ సర్వర్ సంస్కరణను గ్రహించి ప్రాతినిధ్యం వహిస్తున్నాము ఇప్పుడు ఇవి సీక్వెన్స్ డయాగ్రమ్ సంభవించే వివిధ ప్రదేశాలు మనం ఇప్పటికే చూసినట్లుగా అవి విశ్లేషణ దశలో మరియు డిజైన్ దశలో బిహేవియరల్ నమూనాగా సంభవించవచ్చు కాబట్టి ఇవి రెండు దశలు అవి విశ్లేషణ దశ నుండి ప్రదర్శించటం ప్రారంభిస్తాయి ఇక్కడ మనము మొదట ఆబ్జెక్ట్ ల యొక్క డైనమిక్ ప్రవర్తనను సంగ్రహించడానికి ప్రయత్నిస్తాము డిజైన్ దశలో ఖచ్చితంగా మనము వాటిని మరింత మెరుగుపరచాలనుకుంటున్నాము ఇప్పుడు నేను ఇప్పటికే చెప్పినట్లుగా ఒక సీక్వెన్స్ డయాగ్రమ్ అనేది చాలా సాధారణమైన ఇంటరాక్షన్ డయాగ్రమ్ ఇది అనేక లైఫ్లైన్ల మధ్య సందేశ మార్పిడిపై దృష్టి పెడుతుంది కాబట్టి ఇవి రెండు ముఖ్య ఆలోచనలు మనము డయాగ్రమ్ గురించి పరిచయం చేయడానికి మరియు వివరించడానికి ప్రయత్నిస్తాము ఇది మీకు తెలిసినట్లుగా ఇది బిహేవియరల్ డయాగ్రమ్ లాగా వర్ణించటానికి ప్రయత్నిస్తుంది ఇది ప్రాథమిక క్లయింట్ సర్వర్ మోడల్ కాబట్టి ఇది సిస్టమ్ యొక్క ఇంటర్ ఆబ్జెక్ట్ ప్రవర్తనను వర్ణించటానికి ప్రయత్నిస్తుంది మరియు ఇది సమయానికి ఆదేశించబడుతుంది ఇది చాలా చాలా క్లిష్టమైనది మరియు అందుకే ఇది టెంపోరల్ ఇంటరాక్షన్ డయాగ్రమ్ అని మనము తరచుగా చెబుతాము ఇది ఎలా జరుగుతుందో సమయ క్రమంలో మీకు చెబుతుంది మరియు మీరు ఇక్కడ సమయం గురించి మాట్లాడేటప్పుడు సమయం అంటే వాస్తవానికి గడియారం కాదని మనము తరచుగా చూస్తాము సమయం అంటే చాలా ప్రత్యేకతలు చాలా సెకన్లు చాలా నిమిషాలు లేదా గంట రెండు సంఘటనలు అని కాదు కాని ఖచ్చితంగా ఇది జరగవలసిన క్రమంలో నొక్కి చెబుతుంది ఉదాహరణకు నేను మెయిల్ను తనిఖీ చేయాలనుకుంటే బ్రౌజర్ను ప్రారంభించకుండా నేను ఖచ్చితంగా చేయలేను ఇప్పుడు బ్రౌజర్ను ప్రారంభించిన తర్వాత నేను Gmail యొక్క URL ను జత చేయాలి నేను Gmail యొక్క URL ను కనుగొన్న తర్వాత మాత్రమే నా లాగిన్ అభ్యర్థనలో ఉంచగలను నేను లాగిన్ అభ్యర్థనను ఉంచిన తర్వాత అది లాగిన్ సర్వర్ ద్వారా ప్రామాణీకరించబడాలి ఇది ప్రామాణీకరించబడిన తర్వాత నా ఇన్బాక్స్ చూపబడుతుంది కాబట్టి ఇమెయిల్ను తనిఖీ చేసే విషయంలో మనం క్రమం తప్పకుండా చేసే ఈ శ్రేణి ఒక సీక్వెన్స్ డయాగ్రమ్ ను సంగ్రహించడానికి ప్రయత్నిస్తుంది అనేదానికి ఒక నిర్దిష్ట ఉదాహరణ ఇది సమయ క్రమం కాబట్టి బ్రౌజర్ను ప్రారంభించడం మరియు వాస్తవానికి ఒక పేజీని చూపించే బ్రౌజర్ మధ్య నిర్దిష్ట సమయం ఇవ్వబడలేదు ఒక URL ని అభ్యర్థించడం మరియు వాస్తవానికి Gmail కోసం ఆ లాగిన్ పేజీని పొందడం మరియు మొదలైనవి కానీ తాత్కాలిక క్రమం చాలా ముఖ్యమైనది సీక్వెన్స్ డయాగ్రమ్ లో లైఫ్ లైన్ సందేశాలు మరియు పరస్పర శకలాలు అనే మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి కాబట్టి మొదట లైఫ్ లైన్ చూద్దాం లైఫ్ లైన్ అనేది లైఫ్ లైన్ యొక్క ప్రాథమిక భావన ప్రతి లైఫ్ లైన్ ఒక ఆబ్జెక్ట్ ను సూచిస్తుంది ఉనికిలో ఉన్న ఆబ్జెక్ట్ కాబట్టి లైఫ్ లైన్ ప్రాథమికంగా ఆబ్జెక్ట్ వ్యవస్థలో నివసించే సమయం కనుక ఇది పరస్పర చర్యలో ఒక వ్యక్తిగా సాధారణంగా నిర్వచించబడుతుంది మరియు ఇది ఒక పరస్పర చర్యను మాత్రమే సూచిస్తుంది మన దగ్గర వాటి సేకరణ ఉంటే నేను సేకరణ నుండి ఏ ప్రత్యేకమైన దాని గురించి మాట్లాడుతున్నానో ఎంచుకోవడానికి నేను ఒక రకమైన సెలెక్టర్ను ఉపయోగించాలి లైఫ్లైన్ ఒక తల ద్వారా చూపబడుతుంది ఇది సాధారణంగా పేరును కలిగి ఉంటుంది మరియు తరువాత దానికి చుక్కల గీత ఉంటుంది అది నిలువు వరుస మరియు ఆ రేఖలోని సమయ భావం పై నుండి క్రిందికి వెళుతుంది ఇక్కడే ఆబ్జెక్ట్ బయలుదేరడం ప్రారంభమైంది మరియు ఆబ్జెక్ట్ వినాశనం అయ్యే వరకు ఇది కొనసాగుతుంది కాబట్టి ఉదాహరణలు తీసుకోవడం ప్రారంభిద్దాం మనము చూడగలుగుతాము ఇక్కడ ఇది స్టాక్ క్లాస్ యొక్క డేటా యొక్క లైఫ్ లైన్ కాబట్టి ఇది మళ్ళీ గమనించవలసిన ముఖ్య సంగతి ఇవి క్లాస్ పేరు మరియు విభజనతో మరొక ఐడెంటిఫైయర్తో నేను అందుకున్నప్పుడు ఇది ఆబ్జెక్ట్ అని దీని అర్థం ఇది క్లాస్ యొక్క ఉదాహరణ ఇది క్లాస్ కాబట్టి డేటా కోలన్ కోలన్ స్టాక్ ఇక్కడ క్లాస్ డయాగ్రమ్ పరంగా మరియు సీక్వెన్స్ డయాగ్రమ్ పరంగా సాధారణంగా UML డేటా టైప్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని అర్థం నేను చెప్పినట్లు లైఫ్ లైన్ ఒక ఆబ్జెక్ట్ కు చెందినది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ మరియు ఇది దాని లైఫ్ లైన్ ఇది ముందుకు సాగుతోంది ఇక్కడ రెండవది అనామక లైఫ్ లైన్ ఇక్కడ మనకు క్లాస్ పేరు మాత్రమే ఉంది కానీ ఆబ్జెక్ట్ పేరు ఇవ్వబడలేదు కాబట్టి ఆబ్జెక్ట్ పేరు పేర్కొనబడలేదు కాబట్టి దీనిని అనామక ఆబ్జెక్ట్ లేదా అనామక లైఫ్ లైన్ అంటారు మనము కూడా ఇలాంటివి వ్రాయగలము ఇక్కడ ఖచ్చితంగా ఇది క్లాస్ మరియు ఈ మొత్తం విషయం ఒక ఆబ్జెక్ట్ సంజ్ఞామానం వంటి శ్రేణిని ఇక్కడ ఉపయోగించడం గమనించండి కాబట్టి ఇక్కడ ఒకే రకమైన అనేక ఆబ్జెక్ట్ లు ఉండవచ్చు మరియు మనము ఒక సెలెక్టర్ను ఉపయోగిస్తున్నాము ఇది సెలెక్టర్ ఈ పరస్పర చర్యలో ఈ ఆబ్జెక్ట్ లలో ఏది పాల్గొంటుందో తెలుపుటకు సెలెక్టర్ కీ కాబట్టి ఇవి సీక్వెన్స్ డయాగ్రమ్ లో పాల్గొనే విలక్షణమైన లైఫ్లైన్లు మరియు వాస్తవానికి ఇవన్నీ UML లో పేరున్న ఎంటిటీలు అంటారు కాబట్టి మీకు క్లాస్ ల కోసం ఒక నిర్దిష్ట పేరు ఇవ్వబడింది మరియు పేరున్న ఎంటిటీ ఉంది మనకు లైఫ్లైన్లకు పేర్లు కూడా ఉండవచ్చు కాబట్టి ఇవి కొన్ని పేరు పెట్టబడిన అంశాలు LMS యొక్క ఎంటిటీలు కాబట్టి ఇక్కడ E1 ఉద్యోగి యొక్క ఆబ్జెక్ట్ అని చెబుతుంది కాబట్టి E1 ఒక నిర్దిష్ట ఉద్యోగి E2 మరొక నిర్దిష్ట ఉద్యోగి L2 అనేది ఒక నిర్దిష్ట సెలవు మరియు మొదలైనవి మరియు ఈ ఆబ్జెక్ట్ ల నుండి లైఫ్లైన్లు నడుస్తాయి ఇప్పుడు సందేశాలకు వస్తే పరస్పర చర్య యొక్క లైఫ్లైన్ల మధ్య ఒక నిర్దిష్ట రకమైన కమ్యూనికేషన్ను నిర్వచించే సందేశాలు మూలకం కాబట్టి సాధారణంగా ఒక సందేశం రెండు లైఫ్లైన్ల మధ్య ఉంటుంది చాలా సందర్భాలలో అవి రెండు విస్తృత క్లాస్ ల ప్రకారం వర్గీకరించబడతాయి రెండు ప్రధాన రకాలు ఒకటి చర్య రకం ద్వారా అంటే సందేశం మరియు సందేశాలు ఏ విధమైన పాత్రను సాధించగలవు అని తెలిపేది మరియు మరొకటి సంఘటనల ఉనికి తెలిపేది సందేశం ఖచ్చితంగా క్లయింట్ సర్వర్ మోడల్ యొక్క సాధారణ రూపంలో మరొక ఆబ్జెక్ట్ కు పంపే విషయం కాబట్టి సందేశం సాధారణంగా పంపే ఈవెంట్ను కలిగి ఉండాలి ఇది సందేశాన్ని పంపడాన్ని ప్రారంభిస్తుంది మరియు స్వీకరించే ఈవెంట్కు దారి తీస్తుంది ఇది సందేశాన్ని స్వీకరించడం కాబట్టి ఈ సంఘటనల ఉనికి లేదా లేకపోవడం ప్రకారం మనము సందేశాలను వర్గీకరిస్తే సంఘటనల ఉనికి ద్వారా వర్గీకరణను సందేశాలు అంటారు కాబట్టి మనము ఈ రకమైన సందేశాలను పరిశీలిస్తాము ప్రతి సందర్భంలో ఉన్న వివిధ రకాలు ఏమిటి కాబట్టి మనము చర్య రకం ద్వారా వెళ్తాము అప్పుడు చర్య రకం క్రింద వివిధ రకాల సందేశాలు ఇవి సింక్రోనస్ కాల్ ఎసిన్క్రోనస్ కాల్ లేదా సిగ్నల్ సందేశాన్ని సృష్టించండి సందేశాన్ని తొలగించండి సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వండి కాబట్టి ఇవి సీక్వెన్స్ డయాగ్రమ్ లోని వివిధ రకాల సందేశాలు ఇవి సింక్రోనస్ కాల్ కాబట్టి నేను ప్రాథమిక భావనను వివరిస్తాను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ మరొక సంకర్షణ ఆబ్జెక్ట్ ఉంది మరియు దీని అర్థం ఏదో అమలులో ఉంది ఆబ్జెక్ట్ యొక్క కొన్ని పద్ధతి అమలులో ఉంది కాబట్టి మీరు ఒక సందేశం శోధన సందేశం మరియు ఈ ప్రత్యేకమైన సంకర్షణ ఆబ్జెక్ట్ కు పంపుతారు మీరు పంపినప్పుడు ఆన్లైన్ బుక్ షాప్ ఆబ్జెక్ట్ లోని శోధన పద్ధతి లేదా శోధన ఆపరేషన్ సక్రియం అవుతుంది కాబట్టి అది ప్రారంభమవుతుంది మీరు ఇక్కడ కూడా ఇలాంటిదే చేస్తారు ఇక్కడ ఒక సర్వీస్ ఆబ్జెక్ట్ ఉంది ఒక టాస్క్ ఆబ్జెక్ట్ ఉంది ఈ అన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ లు ప్రాథమికంగా అనామకంగా ఉన్నాయని మరియు మీరు కొన్ని సర్వీస్ పద్ధతులను అమలు చేస్తున్నారని మీరు గమనించవచ్చు మీరు టాస్క్ కి సందేశాన్ని పంపుతారు ఇది ప్రారంభ సందేశం కాబట్టి ప్రాథమికంగా టాస్క్ లో ప్రారంభ ఆపరేషన్ అమలవుతుంది సందేశం పంపే ప్రాథమిక నిర్మాణం అది బాణం తలలో తేడా ఉందని ఇప్పుడు మీరు గమనించండి ఇది వారి ప్రాథమిక ప్రవర్తన పరంగా తేడాను ఇస్తుంది బాణం తల నిండి ఉంటే ఇది సింక్రోనస్ కాల్ అని మనము చెప్తున్నాము అంటే అభ్యర్థన పంపిన తర్వాత అభ్యర్థించే ఆబ్జెక్ట్ ఆ ప్రతిస్పందన తిరిగి వచ్చే వరకు నిలిపివేయబడుతుంది ఇది ఈ ప్రత్యేకమైన పద్ధతి ఆపరేషన్ పూర్తయిందని సూచించడానికి కొంత మార్గం అభ్యర్థి మరియు అభ్యర్థించిన వారి మధ్య ఒకేసారి ఒకరు మాత్రమే పని చేస్తారు అభ్యర్థి అభ్యర్థనను పంపినప్పుడు ఇది అమలు అవుతోంది ఇది ఈ సమయంలో నిలిపివేయబడింది మరియు ఇది పూర్తయిన తర్వాత మాత్రమే ఇది మళ్లీ అమలు చేయడం ప్రారంభిస్తుంది అది సింక్రోనస్ అసింక్రోనస్ అంటే అభ్యర్థి ఒక అభ్యర్థనను పంపుతాడు ఇది ప్రారంభించబడింది ఇది కొనసాగుతుంది కానీ అభ్యర్థి కూడా కొనసాగిస్తూనే ఉంటాడు అభ్యర్థి ఆగడు కాబట్టి అభ్యర్థి టాస్క్ ని పంపారు ఆ టాస్క్ ని చేయండి నేను ఎవరికో చెప్తున్నాను ఇది ఒక లేఖ దయచేసి పోస్టాఫీసుకు వెళ్లి ఆ లేఖను జమ చేయండి ఆ లేఖ పంపండి కాని ఆ వ్యక్తిని పంపిన తరువాత నేను నా స్వంత పనిని కొనసాగిస్తాను కనుక ఇది అసింక్రోనస్ కాల్ ఇక్కడ ఒకదానిని అమలు చేయడం మరొకదానిపై ఆధారపడి ఉండదు ఇక్కడ అమలు ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇది అమలు పూర్తయ్యే వరకు ఇది మరింత ప్రారంభించబడదు కాబట్టి ఇది మోడలింగ్ చేస్తున్నప్పుడు మీరు తప్పక గుర్తించాల్సిన సందేశం యొక్క ముఖ్య ఆలోచనలలో ఒకటి మీరు దీన్ని సింక్రోనస్ గా లేదా అసింక్రోనస్ గా ఉపయోగించుకోవచ్చు ఇతర రకాలు భిన్నమైనవి మీకు తెలుసా ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా ప్రాథమిక పరిశుభ్రత రకమైన సందేశాలు ఒక క్రియేట్ సందేశం కాబట్టి మీరు వేర్వేరు సమయాల్లో ఆబ్జెక్ట్ లను సృష్టించవలసి ఉంటుంది కాబట్టి ఇది బాణం తలతో గీసిన బాణం ద్వారా నియమించబడుతుంది మరియు దాని తల ఒక అమలు పెట్టె కాదు కానీ ఒక ఆబ్జెక్ట్ కూడా కాబట్టి ఆన్లైన్ బుక్ షాప్ ఇప్పుడు ఒక ఖాతాను సృష్టిస్తోందని ఇది తెలిపింది కాబట్టి దీనిని క్రియేట్ మెసేజ్ అంటారు అదేవిధంగా ఈ ఖాతా ఉనికిలో ఉంది ఆన్లైన్ పుస్తక దుకాణం సందేశాన్ని పంపుతోంది సందేశం పేరు నాశనం చేయబడిందని మీరు చూడవచ్చు ఇది ఆవాహన చేస్తుంది నా ఉద్దేశ్యం మీకు C Java తెలిస్తే అది డిస్ట్రక్టర్ ను పిలుస్తుంది మరియు ఆబ్జెక్ట్ చివరికి నాశనం అవుతుంది కాబట్టి దీనికి మించి ఈ ఆబ్జెక్ట్ కు జీవితకాలం లేదు దీని తరువాత ఏమీ లేదు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సృష్టించబడింది ఈ సమయంలో ముగించబడుతుంది కాబట్టి దీనిని డిలీట్ మెసేజ్ అంటారు కనుక ఇది ఆబ్జెక్ట్ సృష్టి మరియు విధ్వంసం పరంగా సంభవించే ప్రాథమిక అంశం కాబట్టి మనము సింక్రోనస్ అసింక్రోనస్ క్రియేట్ డిలీట్ చూశాము ముఖ్యమైన ఇతర అంశం ఏంటంటే సందేశం లేదా ప్రతిస్పందన సందేశం మాత్రమే పంపవచ్చు ఇది చాలా సందర్భాల్లో ఉంది ఇది ఐచ్ఛికం ఇది సాధారణంగా చుక్కల రేఖతో మరియు ఓపెన్ బాణంతో చూపబడుతుంది కాబట్టి వెబ్ క్లయింట్ ఆన్లైన్ పుస్తక దుకాణానికి ఒక శోధన అభ్యర్థనను పంపారు మరియు ప్రతిగా ఆన్లైన్ పుస్తక దుకాణం ఒక సమాధానం పంపింది కాబట్టి ఇది ప్రత్యుత్తర సందేశం లేదా తరచూ ప్రతిస్పందన సందేశం అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతిస్పందన ఉంటుంది అని కాదు ఖచ్చితంగా అసింక్రోనస్ కాల్ కోసం ప్రత్యుత్తర సందేశం అక్కడ ఉండకపోవచ్చు ఎందుకంటే అభ్యర్థి ఇప్పటికే వేరే స్థితిలో అమలు చేస్తున్నారు కానీ సింక్రోనస్ కాల్లో అతనికి ప్రతిస్పందన సందేశం అవసరం ఎందుకంటే సందేశం పంపిన అభ్యర్థి అభ్యర్థించిన పని పూర్తయ్యే వరకు వేచి ఉన్నారని మీరు గుర్తుంచుకుంటారు మరియు అందువల్ల పూర్తి చేసినది ప్రత్యుత్తర సందేశం పరంగా నివేదించవలసి ఉంటుంది కాబట్టి అవి చేసే చర్యల పరంగా ఇవి ప్రధాన రకాల సందేశాలు సంఘటనల పరంగా చాలా సందేశాలు పంపిన ఈవెంట్ మరియు స్వీకరించే ఈవెంట్ కలిగి ఉన్న పూర్తి సందేశం అని నేను చెప్పాను ఒక అభ్యర్థన జరిగింది మరియు ప్రత్యుత్తరం ద్వారా ఇది పూర్తయింది కాబట్టి నేను సందేశం పంపినప్పుడు నేను పంపేది ఇదే కాబట్టి నాకు ఇలాంటి పంపే సంఘటన ఉంది మరియు సందేశాన్ని రిసీవర్ అందుకున్నప్పుడు నాకు ఈ వద్ద రిసీవ్ ఈవెంట్ ఉంది కాబట్టి సాధారణంగా పూర్తి సందేశం అంటే పంపిన ఈవెంట్ ద్వారా పంపబడినది మరియు రిసీవర్ అందుకున్నది కాబట్టి మీరు ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నందున మీరు ఎందుకు సందేశాలు చేస్తున్నారని మీరు ఆశించారు కాబట్టి పరస్పర చర్యలో పంపినవారు ఉండాలి అప్పుడు స్వీకరించవలసిన రిసీవర్ ఉండాలి కనుక అది సంతృప్తికరంగా ఉంటే మాకు పూర్తి సందేశం ఉందని మనము చెప్తాము కానీ కోల్పోయిన సందేశాలు లేదా దొరికిన సందేశాలు ఉండవచ్చు మనము చూసేటప్పుడు పోగొట్టుకున్న సందేశం మీకు పంపిన చోట ఒకటి మీకు స్వీకరించడం లేదా మీకు లభించిన చోట కనుగొనబడలేదు మీకు పంపడం లేదు మరియు మీకు తెలియని సందేశాలు ఉండవచ్చు మరియు పంపే మరియు స్వీకరించే ఈవెంట్లు లేవు కనుక ఇది ఒక రకంగా సాధారణమైనది కానీ ఖచ్చితంగా ఒక సీక్వెన్స్ డయాగ్రమ్ లో ఒక తెలియని సందేశాలు సాధారణంగా ఏదైనా మీకు అర్థం కాదు అన్నది ఉండకూడదు కాబట్టి రెండు ప్రత్యేకమైన సందేశాల పరంగా కోల్పోయిన మరియు దొరికిన పోగొట్టుకున్న సందేశం అభ్యర్థన పంపిన చోట ఒకటి కాబట్టి ఇక్కడ పంపిన సంఘటన జరిగింది కానీ ఇది ఎవరికీ చేరలేదు ఇది వెబ్ శోధనకు మరియు అన్నింటికీ వెళ్ళినప్పుడు చాలా విలక్షణమైనది మనము అభ్యర్థనను పంపాము మరియు అది వెబ్ బ్రౌజర్కు చేరదు అది పోతుంది మొత్తం ప్రక్రియలో పడిపోతుంది మరియు ఈ పెద్ద బ్లాక్ డాట్ పరంగా మనము దానిని సూచిస్తాము అందువల్ల సందేశం అందుకున్న ఈవెంట్ లేదని ఇది చెబుతుంది మరోవైపు ఆన్లైన్ పుస్తక దుకాణానికి శోధన అభ్యర్థన లభిస్తుందనే సందేశాలను కనుగొనవచ్చు కాబట్టి ఇది అందుకున్న సంఘటన ఇది అందుకుంది కానీ మరొక వైపు గుర్తింపు పొందిన పంపినవారు లేరు ఇది ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కాబట్టి పంపిన సంఘటన తెలియదు కాబట్టి మీరు కోల్పోయిన వాటితో పోల్చితే కోల్పోయారని చెప్తారు ఇది దొరికిన సందేశం కాబట్టి ఇవి సంఘటనల ఉనికి పరంగా సాధ్యమయ్యే సందేశం కాని ఖచ్చితంగా మనము ప్రధానంగా పూర్తి సందేశాలతో పని చేస్తాము అవి పంపినవి మరియు సంఘటనలను స్వీకరిస్తాయి కాబట్టి ఇది మీరు వేర్వేరు సందేశాలను చూడటం మరియు తెలుసుకోవడం కోసం మాత్రమేఅది మనము ఇక్కడ చూడవచ్చు ఈ డయాగ్రమ్ లో చాలా ఎరుపు రంగు ఉంది అప్పుడు మనము నీలం రంగును ఉపయోగిస్తాము కాబట్టి మనం ఇక్కడ చూడవచ్చు ఈ విండో ఆబ్జెక్ట్ వ్యాఖ్యల వస్తువుకు చెల్లుబాటు అయ్యే సందేశాన్ని పంపుతోందని మరియు ఇది ఎలాంటి సందేశం అని మనము చెప్పగలం ఇది ఒక సైట్లో ఉంది సింక్రోనస్ కాల్ సందేశం ఎందుకంటే సంఘటన ఉనికి ద్వారా మనకు ఎలాంటి రకం ఉంది ఇది పూర్తి సందేశం మీరు పంపినవి మరియు స్వీకరించడం రెండూ ఉన్నాయి కాబట్టి మనము అలాంటి వివిధ రకాలను చూడవచ్చు ఉదాహరణకు ఇక్కడ ఒక క్రియేట్ మెసేజ్ ఉంది అది ఒక ప్రాక్సీని సృష్టిస్తోంది వ్యాఖ్యలు ప్రాక్సీని సృష్టిస్తున్నాయి కాబట్టి మీకు ఒక క్రియేట్ మెసేజ్ సందేశం ఉంది కొత్త లైఫ్లైన్ ప్రారంభమవుతుంది సర్వ్లెట్ యొక్క ఇప్పటికే ఉన్న లైఫ్ లైన్ ఉంది మరియు కొన్ని టాస్క్ లు చేయడానికి ఒక సందేశం పంపబడింది ఇది భావించింది మరియు ఆ కారణంగా ఆబ్జెక్ట్ నాశనం అవుతుంది కాబట్టి ఇది మీ వద్ద ఉన్న డిలీట్ మెసేజ్ మీకు ఇక్కడ ప్రత్యుత్తర సందేశం ఉంది అనేక ఇతర సంకేతాలు ఉన్నాయి దయచేసి వాటి గురించి చింతించకండి మేము నెమ్మదిగా వాటిని పరిచయం చేస్తాము వ్యాఖ్యల నుండి ప్రాక్సీకి పంపబడుతున్న ఈ సందేశాన్ని మీరు ప్రత్యేకంగా చూస్తే ఇది సృష్టించిన తర్వాత ఇది ఒక సృష్టి మరియు ఈ అజాక్స్ సందేశం వ్యాఖ్యల నుండి ప్రాక్సీకి పంపబడుతోంది ఇది మళ్ళీ కాల్ మెసేజ్ అని మీరు చూడవచ్చు కానీ ఇది అసింక్రోనస్ కాల్ కాబట్టి దీన్ని పంపిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు వ్యాఖ్యలు పని చేస్తూనే ఉంటాయి కాబట్టి ఇవి వివిధ రకాల సందేశాలు మీరు ఆలోచించే సంజ్ఞామానం యొక్క ఉదాహరణ కాబట్టి మీరు త్వరగా కొన్ని ఉదాహరణలను చూడవచ్చు ఉదాహరణకు నేను లాగిన్ చేయాలనుకుంటున్నాను నేను దానిని ఎలా మోడల్ చేయగలను ఖచ్చితంగా ఇక్కడ ప్రారంభించడం లాగిన్ చేయాలనుకునే వ్యక్తి ఇక్కడ ఉన్నారు కాబట్టి సంబంధిత ఆబ్జెక్ట్ లాగిన్ అభ్యర్థనను పంపుతుంది మరియు కుండలీకరణాల్లో మనం వ్రాసే వాటిని మెసేజ్ పెరామీటర్ అని పిలుస్తారు సందేశానికి పెరామీటర్ లు ఉండవచ్చు ఖచ్చితంగా మీరు లాగిన్ అవ్వాలంటే మీరు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను పేర్కొనాలి సందేశం GUI కి పంపబడుతుంది ఎందుకంటే అక్కడే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ వ్రాస్తాము కాబట్టి దీనికి సందేశం పంపబడుతుంది సందేశం సింక్రోనస్ అవుతుంది ఎందుకంటే లాగిన్ పూర్తి కాకపోతే నేను వేరే ఏమీ చేయలేను తరువాత GUI అది ఏమి చేస్తుందో మీరు ఇప్పటికే లాగిన్ అయ్యారా మీరు సెషన్లో ఉంటే మీ లాగిన్ చెల్లుబాటులో ఉందో లేదో తనిఖీ చేయడానికి నిర్దిష్ట సెషన్ యొక్క సెషన్ మేనేజర్ను చర్చించాలి లేదా సంప్రదించాలి కనుక ఇది సెషన్ మేనేజర్కు ధృవీకరించే లాగిన్ సందేశాన్ని పంపుతుంది ఇది మళ్ళీ సింక్రోనస్ అవుతుంది కాబట్టి దీని అర్థం ఈ సమయంలో ధృవీకరించే లాగిన్ సందేశం ఈ సమయంలో ఈ కార్యక్రమంలో ఈ విధంగా ఈ రెండూ అమలులో నిలిపివేయబడతాయి అవి అమలు చేయబడవు ఇప్పుడు సెషన్ మేనేజర్ దానిని తనిఖీ చేయవలసి ఉంది కాబట్టి సెషన్ మేనేజర్ ఆ కస్టమర్ డేటాబేస్ లో యూజర్ ఉందో లేదో తనిఖీ చేస్తుంది యూజర్ ఐడిని సింక్రోనస్ రీతిలో పంపుతుంది తిరిగి వినియోగదారు వివరాల ప్రతిస్పందన వచ్చేవరకు కాబట్టి కస్టమర్ ఆబ్జెక్ట్ అమలు చేసే ఈ మార్గంలో లేదా ఇది ప్రాథమికంగా ఒక కస్టమర్ స్టోర్ ఇది కస్టమర్ క్లాస్ మరియు కస్టమర్ అనేది నిర్దిష్ట కస్టమర్ ఆబ్జెక్ట్ పేరు ఉన్నట్లుగా చెప్పవచ్చు కాబట్టి వినియోగదారు ఐడి ఆధారంగా వినియోగదారులు వినియోగదారు వివరాలు తిరిగి ఇవ్వబడతాయి కాబట్టి సెషన్ మేనేజర్ యూజర్ వివరాలను పొందిన తర్వాత ఈ సందేశం నుండి వచ్చిన పాస్వర్డ్ ఇవ్వబడింది ఇది వినియోగదారు వివరాలను పొందింది ఇది సిస్టమ్లో ఉన్న యూజర్ పాస్వర్డ్ను పొందింది కాబట్టి ఈ సమయంలో దీనికి ఈ సైట్ నుండి పాస్వర్డ్ ఉంది దీనికి డేటాబేస్ నుండి పాస్వర్డ్ ఉంది ఇప్పుడు అవి ఒకేలా ఉన్నాయో లేదో ధృవీకరించాలి తద్వారా అది మళ్ళీ లాగిన్ను ధృవీకరిస్తోంది కానీ ఆసక్తికరంగా మీరు చూడగలిగే అంశం ఏమిటంటే ఈ సందేశం ఒక స్వీయ సందేశం ఇది సెషన్ మేనేజర్ వాస్తవానికి సందేశాన్ని స్వయంగా పంపుతుంది మరియు ఈ చిన్నది ధృవీకరించిన లాగిన్ను సూచిస్తుంది ఒక స్వీయ సందేశం అన్న మాట ఎందుకంటే పాస్వర్డ్ సాధారణంగా టైప్ చేసిన విధంగా ఉంచబడనందున దానిని ధృవీకరించడం చాలా ముఖ్యం అవి కొన్ని గుప్తీకరించిన రూపంలో ఉంచబడతాయి కాబట్టి మీకు లభించిన పాస్వర్డ్ను గుప్తీకరించాల్సిన అవసరం ఉంది మరియు దానిని ఈ గుప్తీకరణతో పోల్చాలి మరియు మొదలైనవి తద్వారా ఇది ధృవీకరించే లాగిన్ కాబట్టి ఒకదానిపై సెషన్ మేనేజర్ లాగిన్ GUI నుండి ధృవీకరించే సందేశాన్ని పొందారని మరియు మరొకటి దాని నుండి మళ్ళీ ధృవీకరించే లాగిన్ను పొందుతుందని మీరు చూడవచ్చు ఇది లెక్కిస్తుంది మరియు ఇవన్నీ అసింక్రోనస్ ఎందుకంటే మొత్తం ప్రక్రియ దశల వారీగా ఒకదాని తరువాత ఒకటి జరగాలి ఇది పూర్తయిన తర్వాత ఈ సమయంలో మీకు ఏమి అవుతుంది మీకు లాగిన్ విజయవంతమవుతుంది పాస్వర్డ్ సరిపోలింది లేదా సరిపోలలేదు కాబట్టి మీకు బ్రాంచిoగ్ ఉంది సాధారణంగా బ్రాంచిని మీరు ఇలా వ్రాస్తారు గమనించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి కస్టమర్ అకౌంటు చెల్లదు అనుకోండి అప్పుడు మీరు ప్రతిస్పందన సందేశాన్ని చేస్తారు ఇది లాగిన్ వైఫల్య సందేశం లాగిన్ వెళ్ళలేదని మీరు లాగిన్ విజయ సందేశాన్ని పంపినట్లు సెషన్ మేనేజర్ నుండి GUI కి తిరిగి వెళ్ళే రెండు సందేశాలు ఉన్నాయని మీరు చూడవచ్చు ఈ రెండూ ప్రత్యుత్తర సందేశ రకానికి చెందినవి ఎందుకంటే వారు తిరిగి ప్రతిస్పందిస్తున్నారు ఎందుకంటే వారు సందేశ రకానికి ప్రత్యుత్తరం ఇస్తున్నారు కానీ అమలులో ఏమి జరుగుతుందో అన్న దాన్ని బట్టి వాటిలో ఒకటి మాత్రమే పంపబడుతుంది ఇది చెల్లుబాటు అయ్యే లాగిన్ లేదా చెల్లని లాగిన్ ను సూచిస్తుంది ఏది ఎలాగున్నా అప్పుడు లాగిన్ అయిన సమాచారం వ్యక్తికి తిరిగి ఇవ్వబడుతుంది మీరు లాగిన్ అయ్యారని లేదా మీ లాగిన్ విఫలమైందని మీరు చెబుతారు కాబట్టి ఇది మనము లాగిన్ చేసే విలక్షణమైన మార్గం వాటి మధ్య ప్రయాణించే విభిన్న లైఫ్లైన్లు మరియు సందేశాల పరంగా ఎలా ప్రాతినిధ్యం వహిస్తుందో చూపించడానికి ఇది ఒక సాధారణ సీక్వెన్స్ డయాగ్రమ్ నాకు ఇక్కడ మరొక ఉదాహరణ ఉంది ఇది మీ స్వంత విశ్లేషణ మరియు అవగాహన కోసం వదిలివేస్తున్నాను ఇది అదే వరసలో ఉంది కాబట్టి వ్యక్తి ఇప్పటికే లాగిన్ అయి ఉంటే మరియు ఇది ప్రాథమికంగా ఒక రకమైన ఆన్లైన్ స్టోర్ లాగా ఉంటే లాగిన్ అయిన తర్వాత వ్యక్తి ఆర్డర్ ఇవ్వాలనుకుంటాడు కాబట్టి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఉత్పత్తులను చూడగలిగే GUI సెషన్ మేనేజర్ ఉంది మనము ఎంచుకున్న వస్తువులను ఎన్నుకునే షాపింగ్ కార్ట్ ఉంది నిర్దిష్ట కార్ట్ అంశాలు ఉన్నాయి అప్పుడు మనకు ఆర్డర్ ఉంది ఒకసారి మనము షాపింగ్ కార్ట్ లో సేకరణ చేసాము వాస్తవానికి ఆర్డర్ మరియు కస్టమర్ను ఉంచాలనుకుంటున్నాము ఇందులో పాల్గొనేవి వేర్వేరు ఆబ్జెక్ట్ లు మరియు వాటి ద్వారా ఇవి వేర్వేరు సందేశాలు కాబట్టి దయచేసి ఈ డయాగ్రమ్ ద్వారా వెళ్ళండి చాలా ఉన్నాయి అని మనం చూడవచ్చు వాటిలో చాలా వరకు సింక్రోనస్ కాల్స్ వాస్తవానికి ఇవన్నీ సింక్రోనస్ కాల్స్ ఎందుకంటే షాపింగ్ ప్రక్రియలో ఏదైనా ఆన్లైన్ కొనుగోలు ప్రక్రియ ఖచ్చితంగా విషయాలు దశల వారీగా వెళ్ళవలసి ఉంటుంది మరియు ఒక దశ మాత్రమే పూర్తవుతుంది తదుపరి దశ జరగవచ్చు కాబట్టి ఇది విస్తృతంగా సింక్రోనస్ పరిస్థితి కార్ట్ ఐటెమ్ లేదా లెక్కింపు ధర వంటివి చాలా ఉన్నాయి అవి స్వీయ సందేశాలు వీటిని మీరు ఉపయోగించవచ్చు మరియు చివరకు మీకు ఆర్డర్ నిర్ధారణ నోటిఫికేషన్ ఉంటుంది అది వ్యక్తికి తిరిగి వస్తుంది కాబట్టి మీరు ప్రతి సందేశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆన్లైన్ స్టోర్ నుండి ఏదైనా కొనుగోలు చేసిన మీ స్వంత అనుభవానికి మ్యాప్ చేయడానికి ప్రయత్నించమని నేను అభ్యర్థిస్తున్నాను మరియు క్రమం పరంగా ఈ ప్రక్రియ యొక్క ప్రవర్తనా అంశాలను మనము ఎలా సూచిస్తున్నామో మీరు సీక్వెన్స్ డయాగ్రమ్ ద్వారా కనుగొంటారు మరో ఉదాహరణ ఉంది ఇది మీరు ఫేస్బుక్ ప్రామాణీకరణ చేస్తున్నట్లుగా ఉంది కాబట్టి ఈ భాగం మీరు ఈ అనువర్తనాన్ని పని చేస్తున్న వెబ్ బ్రౌజర్ ఇది ఫేస్బుక్ ప్రామాణీకరణ సర్వర్ మరియు ఇది ఫేస్బుక్ కంటెంట్ సర్వర్ కాబట్టి బ్రౌజర్ నుండి పని చేయడం అన్నది ఆలోచన మీరు మొదట ఫేస్బుక్ అప్లికేషన్ను సంప్రదించాలి ఆపై మీరు యాక్సెస్ చేయగల ఫేస్బుక్ అప్లికేషన్ ప్రామాణీకరణ సర్వర్ మనకు ఏమి చెబుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది మీరు ప్రామాణీకరించబడిన తర్వాత మీరు ఫేస్బుక్ కంటెంట్ సర్వర్ నుండి కంటెంట్ను యాక్సెస్ చేయవచ్చు కాబట్టి ఇవి ఫేస్బుక్లోని ఒక మూలకాన్ని ప్రాప్యత చేయడంలో పాల్గొనే నాలుగు ప్రధాన ఆబ్జెక్ట్ లు లేదా నాలుగు ప్రధాన కాలక్రమాలు మరియు మీరు ఈ భాగాన్ని మళ్ళీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఎక్కువగా సింక్రోనస్ సందేశం మరియు ప్రతిస్పందన ఇది అప్లికేషన్ ద్వారా ప్రామాణీకరణ సర్వర్ను సంప్రదిస్తుంది మీకు ప్రాప్యత కోసం అనుమతి ఉంటే ధృవీకరిస్స్తుంది మీరు ప్రాప్యత కోసం అనుమతి పొందిన తర్వాత మీరు ఈ భాగాన్ని చేస్తారు ఇది వాస్తవానికి కంటెంట్ను యాక్సెస్ చేస్తుంది కాబట్టి మీ అభ్యర్థనలు కంటెంట్ సర్వర్ వరకు వెళ్తాయి కాబట్టి మళ్ళీ మీరు ఈ సందేశాల క్రమం ద్వారా చదివి ఇది ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ సీక్వెన్స్ డయాగ్రమ్ లను మీరు అర్థం చేసుకుంటే మీ వ్యక్తిగత అనుభవం పరంగా ఉపయోగపడుతుంది నేను ఉదాహరణలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే ఈ కోర్సుకు హాజరవుతున్న మీలో చాలా మంది వ్యక్తిగతంగా ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేయడం లేదా కొన్ని సందేశాలు కొన్ని ఫోటోలు ఫేస్బుక్లో కొన్ని వీడియోలను యాక్సెస్ చేయడం వంటివి అనుభవించారని నేను నమ్ముతున్నాను కాబట్టి ఇవి విలక్షణమైన రకాలు మనము వెళ్ళవలసిన సన్నివేశాలు మరియు వాటిని ఎలా మోడల్ చేయవచ్చు అన్నదానికి అనుమతి లేని చోట చివరి భాగం ఉంది కాబట్టి మీరు ఇక్కడ చుక్కల రేఖకు దిగువన ఈ భాగంలో లేరు మీరు నిజంగా కంటెంట్ సర్వర్ వరకు వెళ్లి కంటెంట్ను యాక్సెస్ చేయలేరు ఎందుకంటే మీ అనుమతి తిరస్కరించబడింది ఇది ఎక్కువగా లైఫ్ లైన్ మరియు సందేశాల గురించి మరియు దీనిని దృష్టిలో ఉంచుకుని మేము LMS ను పరిశీలిస్తే అప్పుడు మా విలక్షణ సందేశం అభ్యర్థన సెలవు సందేశం లేదా ఆమోదించబడిన సెలవు సందేశం అవుతుంది కనుక ఇది ఉద్యోగి నుండి సెలవు వరకు వస్తుంది మరియు తరువాత మనము జరగవలసిన విభిన్న ప్రాసెసింగ్ ఏమిటో చూడాలి కాబట్టి LMS వ్యవస్థ కోసం మనము చర్చించిన అభ్యర్థన సెలవు లేదా ఆమోదించబడిన సెలవు కోసం ప్రాథమికంగా సీక్వెన్స్ డయాగ్రమ్ నిర్మాణం ఎలా ఉండాలో ఆలోచించడం మీకు ఒక అసైన్మెంట్ గా నేను వదిలివేస్తున్నాను సారాంశంలో క్లయింట్ సర్వర్ మోడల్ క్రింద వేర్వేరు ఆబ్జెక్ట్ ల యొక్క ప్రాథమిక పరస్పర చర్య మరియు వాటి ప్రవర్తనను సంగ్రహించడానికి మనము సీక్వెన్స్ డయాగ్రమ్ ను పరిచయం చేసాము లైఫ్ లైన్ భాగాల పరంగా ఆబ్జెక్ట్ ల జీవితకాల మోడలింగ్ గురించి మనము వివరించాము మరియు వివిధ సందేశాలు వివిధ రకాల సింక్రోనస్ మరియు ఎసిన్క్రోనస్ గురించి చర్చించాము ఇవి రెండు కీలక సందేశాలు మరియు ప్రతిస్పందన ఇవి మూడు కీలక సందేశాలు సందేశాలను సృష్టించడం మరియు తొలగించడం కాకుండా డైనమిక్ ప్రవర్తన యొక్క ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవటానికి ఎక్కువ సమయం అవసరం కాబట్టి దయచేసి మీరు చూపించిన ఉదాహరణ డయాగ్రమ్ ల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు మీరు ఈ తదుపరి మాడ్యూల్ను తీసుకునే ముందు లైఫ్లైన్ మరియు సందేశాలను అర్థం చేసుకోవడంలో నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించమని నేను అడుగుతాను ఎందుకంటే మనము పరస్పర శకలాలు గురించి మాట్లాడుతాము ఉదాహరణ కు LMS